ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ అండ్ డిజైన్ లోని 19వ మాడ్యుల్ కు స్వాగతం మునుపటి రెండు మాడ్యుల్స్ లో వివిధ పద్ధతులను నాణ్యత అంచనా విధానాలను ఉపయోగించి లీవ్ మేనేజ్మెంట్ సిస్టం డిజైన్ చేయటానికి ప్రయత్నించాం దాన్ని ఈ మాడ్యుల్ లో కొనసాగిద్దాం మీరు ఈ వీడియో మాడ్యుల్ ని వింటున్నంతవరకు LMS యొక్క PDF డాక్యుమెంట్ ని అందుబాటులో ఉంచుకొని దానిని తరచుగా సంప్రదిస్తూ ఉండమని నా మనవి అలాగే పెన్ పేపర్ ను మీ ప్రక్కన ఉంచుకొని LMS గురించిన క్లయింట్ వెండర్ సంభాషణతో ఉన్న ట్యుటోరియల్ వీడియోను తరచుగా రిఫర్ చేస్తూ అవసరమైనప్పుడు పాజు చేసి మనమిక్కడనుకొన్న అంశాలను వివరంగా పరిశీలించండి ప్రాధమికంగా ఈ మాడ్యుల్ లో కొలాబరేషన్ మాడ్యుల్స్ హయరార్కి లను గుర్తించటం మీద మన దృష్టి పెడదాం మునుపటి మాడ్యుల్స్ లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ అండ్ డిజైన్ ఆబ్జెక్ట్స్ క్లాసెస్ యొక్క ముఖ్యమైన భావనల గురించి చర్చించుకున్నాం తరవాత రిలేషన్షిప్స్ గురించి రేలషన్శిప్ అనేది సిస్టం లో మనం గుర్తించదగిన నిర్మాణం వివిధ నిర్మాణాత్మకమైన ప్రవర్తనా పరమైన గుణాలను నిర్వచిస్తుంది మునుపటి రెండు మాడ్యుల్స్ లో మనం ప్రధానంగా క్లాసెస్ వాటి అట్రిబ్యూట్స్ రెస్పొంసిబిలిటీస్ responsibilities బాధ్యతలు గురించిన సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నాం ఇప్పుడు సిస్టం లో వివిధ ఆబ్జెక్ట్స్ క్లాసెస్ కు ఉండగల రిలేషన్షిప్స్ మీద ఎక్కువ దృష్టి పెడదాం దానికి రెండు ప్రధాన మార్గాలు వాడదాం ఒకటి తిరిగి స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ను రిఫర్ చెయ్యటం రెండవది ఇంతవరకు మనం చేసిన డిజైన్ ను పరిశీలిస్తూ రిలేషన్షిప్స్ పరంగా ఏమన్నా మెరుగుపరచాగలమేమో ప్రయత్నించటం మునుపటి రెండు మాడ్యుల్స్ లో చేసినట్లుగా స్పెసిఫికేషన్ ఆధారంగా క్లాసెస్ అట్రిబ్యూట్స్ రెస్పొంసిబిలిటీస్ ను గుర్తించటం కాకుండా భిన్నంగా ఈ క్లాసెస్ అట్రిబ్యూట్స్ రెస్పొంసిబిలిటీస్ నే ప్రాధమిక వనరుగా తీసుకుందాం అలాగని స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ను ప్రక్కన పెడదామని కాదు ఎందుకంటే ఆ డాక్యుమెంట్ లో నిక్షిప్తమైన చాలా సమాచారం సమస్యకు సంబంధించిన విషయాలను మనం తెలుసుకోవాల్సి ఉంది కాని ప్రధానంగా ఈ మాడ్యుల్ లో క్లాసెస్ నుంచి వాటి అట్రిబ్యూట్స్ రెస్పొంసిబిలిటీస్ కొలాబరేషన్ మాడ్యులరైసేషన్ హయరార్కి లను వెలికితీయటానికి ప్రయత్నిస్తున్నాం ఇవి మనం కనుగొనాల్సి ఉన్న ప్రధానమైన ఔట్పుట్స్ ఇప్పుడు ముందుగా ఒకసారి పునశ్చరణ చేసుకుంటే మునుపటి మాడ్యుల్ లో చేసినట్లుగా ఇంతవరకు క్లాసెస్ యొక్క రెస్పొంసిబిలిటీస్ ను విశ్లేషించాం ఆ తరవాత క్లాసెస్ మధ్య ఉన్న రిలేషన్షిప్ హయరార్కిలను గుర్తించవలసి ఉంది ఇక్కడ ప్రధానమైన మూడు దశలు ఏమంటే క్లాసెస్ మధ్య సాధ్యపడిన రిలేషన్షిప్స్ కొలాబరేషన్స్ ను గుర్తించడం ఆ రిలేషన్షిప్స్ యొక్క గుణాలను వివరించటం ఇవన్నీ మనం కొద్దికొద్దిగా అక్కడక్కడ చూసినా మొత్తంమీద OOAD డిజైన్ విధానంలో మనకు కనపడే ప్రధానాంశాలు ఏమంటే రిలేషన్షిప్స్ ను గుర్తించటం వాటి పాత్రను సవివరంగా చిత్రీకరించటం చివరగా మూడో దశలో సంబంధిత క్లాస్సేస్ మధ్య ఉన్న హయరార్కిని గుర్తించటం ఉన్న వివిధ రిలేషన్షిప్స్ ను అధ్యయనం చేస్తూ ఈ హయరార్కి ని మనం ఎలా విశదీకరించగలమో తరవాత మాడ్యుల్ లో చూద్దాం ఈ మాడ్యుల్ లోని డిజైన్ అంశాన్ని చర్చించేముందు ఇంతవరకు డిజైన్ పరంగా మన దగ్గర ఉన్నవాటిని సంగ్రహంగా పరిశీలిద్దాం మాడ్యుల్ 17 లో చేసిన 15 క్లాసెస్ వాటి అట్రిబ్యూట్స్ ను స్వల్పంగా గుర్తించాం మీరు వాటిని పూర్తిచేసి ఉంటారనుకొంటాను 18వ మాడ్యుల్ లో క్లాసెస్ ను వాటి అట్రిబ్యూట్స్ రెస్పొంసిబిలిటీస్ కు సంధానించే పని పూర్తిచేసి ఎంప్లాయ్ లీవ్ల రెండు నమూనాల మీద పనిచేశాం మిగిలిన వాటిని మీరు పూర్తిచేయమని వదిలిపెట్టాం ఆ విధంగా పూర్తిచేసిన తరవాత ఇప్పుడు మనమెలా చేస్తున్నామో పరీక్షించుకోవటానికి ఈ మెట్రిక్స్ ను వాడుతున్నట్లు మీకు గుర్తుంటుంది ఆ మెట్రిక్స్ పరంగా కప్లింగ్ తక్కువగా కొహెషన్ ఒక మాదిరిగా సఫిషియన్షి చాల తక్కువగా ఉంది ఇంకా డిజైన్ పూర్తిగా మనకు తెలియదు మినిమాలిస్ట్ డిజైన్ గురించి మనమేమీ మాట్లాడలేము కాబట్టి కంప్లీట్నెస్ తక్కువగా ఉంది ఎందుకంటే క్లాసెస్ రెస్పొంసిబిలిటీస్ పరంగా చేయవలసిన పనిని ఇప్పుడే పూర్తిచేసాం కాబట్టి అలాగే ప్రిమిటివ్ లను గుర్తించే పని కూడా ఎక్కువ చేయలేదు కాబట్టి ప్రిమిటివ్నెస్ కూడా చాలా తక్కువగా ఉంది ఇప్పుడు మొదటగా కొలాబరేషన్ గురించి మాట్లాడుకుందాం కొలాబొరేషన్ అనేది ఒక రకమైన రీఫాక్టరింగ్ సమస్య వంటిది మరల ఒకసారి స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ను తెరిచి చూద్దాం 'company wants to manage the attendance and leave of its employees' వాక్యాన్ని చూస్తే దీంట్లో 'manage' విషయానికొస్తే ఇది రిలేషన్షిప్ ను నిర్వచిస్తుంది ఇది కంపెనీ యొక్క బాధ్యతను నిర్వచిస్తుంది అలాగని ఆ బాధ్యతను కంపెనీ నిర్వర్తించలేదు అందుకు దానికి ఎంప్లాయిస్ అవసరం అవుతారు కాబట్టి మేనేజిమేంట్ పరంగా కంపెనీ కి ఎంప్లాయిస్ కు మధ్య ఒక కొలాబరేషన్ ఉందని మనం చెప్పగలం అలాగే వేరే వాక్యాన్ని 'Every executive reports to Lead' చూసినట్లయితే ఇందులో కొలాబరేషన్ రిపోర్టింగ్ రేలషన్శిప్ రెస్పొంసిబిలిటి ద్వారా వ్యక్తమవుతుంది ముఖ్యంగా ఎక్సెక్యుటివ్ లేదా లీడ్ వేరే ఎక్సెక్యుటివ్ యొక్క లీవ్ ను అనుమతిస్తాడు కాబట్టి 'approve' అనుమతి అనేది లీడ్ యొక్క 'responsibility' బాధ్యత అనుకుంటే ఆ లీడ్ లీవ్ ని అనుమతించాలి అలాగ లీడ్ - లీవ్ మధ్య ఒక కొలాబరేషన్ ఉంది ఒక రకంగా ఇది ఫాక్టరింగ్ లేదా రీఫాక్టరింగ్ సమస్య అని చెప్పుకోవచ్చు - ఇందులో వివిధ రెస్పొంసిబిలిటీస్ ను పరిశీలిస్తూ రెస్పొంసిబిలిటి కి ఆవలి ప్రక్కన ఉన్న మనిషి ని గుర్తించటం అన్నమాట అటువంటి ఏజెంట్ కనుక ఉన్నట్లయితే ఈ ఆబ్జెక్ట్స్ లేదా క్లాసెస్ మధ్య కొలాబరేషన్ ఉన్నట్లుగా చెప్పవచ్చు మనం తిరిగి ఈ స్క్రీన్ కి వచ్చి చూద్దాం ఇక్కడ మనమనుకొన్నట్లుగా లీడ్ లీవ్ ని అనుమతిస్తాడు కాబట్టి ఇక్కడ కొలాబరేషన్ ఉంది ఇది వేరే రకమైన కొలాబరేషన్ - 'lead approves leave' లో లీడ్ లీవ్ ని అనుమతిస్తే ఎవరికీ అనుమతిస్తాడు ఎక్సెక్యుటివ్ కే కదా కాబట్టి లీడ్ ఎక్సెక్యుటివ్ మధ్య కొలాబరేషన్ ఉన్నదన్నమాట కొలాబరేషన్స్ ను గుర్తించటమంటే ప్రాధమికంగా స్పెసిఫికేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించి ఆబ్జెక్ట్స్ ఏమిటో వాటి మధ్య ఉన్న పరస్పర బాధ్యతలకు రెస్పొంసిబిలిటీస్ తగిన క్లాసెస్ ఏమిటో తెలుసుకోవటం 'manager hire executive' - మేనేజర్ ఎక్సెక్యుటివ్ తో కొలాబరేట్ చేయటమంటే ఆ మేనేజర్ ఎక్సెక్యుటివ్ ను రిక్రూట్ చేసుకునే ప్రక్రియ ద్వార మేనేజర్ లీడ్ తో కొలాబరేట్ సహకరించటం collaborate చేయటమంటే అది సాధారణమైన లీవ్ అనుమతి ప్రక్రియ దానిని మనం ఇక్కడ వ్రాయలేదు కాని మేనేజర్ కి కూడా ఆ రేస్పొంసిబిలిటి ఉంది ఈ విధంగా మనం వివిధ క్లాసెస్ ను వాటి కొలాబరేటర్స్ సహాయకులు collaborators ను గుర్తిస్తాం దీనికి మనం ఇదివరకు చేసిన భాషావిశ్లేషణ లాంటి పద్ధతిని అనుసరించి ప్రతి క్లాసు లోని అన్ని రెస్పొంసిబిలిటీస్ ను ప్రతి రెస్పొంసిబిలిటికి సంబధించిన ఏజెంట్స్ ఇతరత్రా మానవ పాత్రలేమన్న ఉంటె కొలాబరేటర్స్ గా గుర్తించండి ఇవాన్నీ చేసిన తరవాత మరల చాలా డూప్లికేట్స్ duplicates పునరావృత్తులు repetitions కనపడవచ్చు వాటన్నింటిని సరిచేస్తూ వాటినుంచి మనకు అవసరమైన కొలాబరేషన్స్ ను కుదించటానికి ప్రయత్నించండి అలాగే కొనసాగిస్తే ఇలాంటివి ఇంకా కనపడతాయి ఇదివరకు చూసినవి ప్రాధమికంగా వివిధ రకాలైన ఎంప్లాయిస్ అయితే ఈ తరవాతవి వివిధ రకాలైన లీవ్స్ - ఇవి వివిధ లీవ్ వర్గాలు వాటి రెస్పొంసిబిలిటీస్ అవి ఇతర క్లాసెస్ తో ఎలా కొలాబరేట్ అవుతాయో కనపడుతుంది కొలాబరేషన్ పరంగా ఈ వర్గాల మధ్య చాలా సారూప్యత కూడా చూస్తాము ఈ సారూప్యతనే ఇంకా వాడుకుంటూ డిజైన్ ను బాగా మెరుగుపరచటాన్ని ఇక ముందు చూస్తాము ఒక్క కొలాబొరేషన్ కు మాత్రమే డిజైన్ లో ప్రత్యెక పాత్ర అంటూ ఏమీ ఉండకపోవచ్చు కాని కొలాబరేషన్ గురించి అర్ధం చేసుకుంటే ఇక్కడ ఎంప్లాయిస్ లీవ్స్ సిస్టం అడ్మిన్ ప్రింటర్ printer ఇక్కడ దానిని గురించి ప్రస్తావించలేదు కాని ఇలాగ ఈ వివిధ క్లాసెస్ మధ్య ఉండగలిగే కొలాబరేషన్స్ ను చూడగలుగుతాము దానిని బట్టి అవి ఎంత పొందికగా ఉన్నాయో కొహెరెంట్ coherent వాటి మధ్య ఎ విధమైన కప్లింగ్ ఉన్నదో తెలుసుకొని మనకు మాడ్యులరైజేషన్ ఇతరత్రా వాటి పరంగా కూడా ఒక అవగాహనకు రాగాలుగతాం ఇక్కడ కొంతసేపు ఆగి ఈ ప్రాధమిక విధానం ద్వారా LMS స్పెసిఫికేషన్ లో ఉన్న వివిధ కొలాబరేషన్స్ ను సంపూర్ణంగా గుర్తించటానికి ప్రయత్నించండి మాడ్యులరైజేషన్ అనే ఈ ప్రత్యెక ప్రక్రియలో కొలాబరేషన్ సమాచారాన్ని విస్తృతంగా వాడుకుంటూ ఒక మోడల్ ను రూపొందించి మాడ్యులరైజ్ చెయ్యటానికి ప్రయత్నిస్తాం మనం ఇదివరకు చర్చించుకున్నట్లుగా ఈ రెండు మాడ్యుల్స్ ను చూసినట్లయితే వాటి ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్న వివిధ పరస్పర సంబంధాలు ఇలా కనపడుతాయి ఇలా మాడ్యుల్ మొత్తంలో ఉన్న ఇంటరాక్షన్స్ ను పరిశీలిద్దాం ఈ ఇంటరాక్షన్స్ ని అనుసరించి ఒక పరిధిని నిర్వచించటం ఇప్పుడు మన ప్రధాన లక్ష్యం అని చెప్పవచ్చు మూడో రంగు పెన్ వాడుతున్నాను దీనికి దీన్ని బట్టి మన ఉద్దేశమేమిటంటే ఈ విధంగా మాడ్యులరైజ్ చేయాలా ఈ విధంగా చేయాలా లేదా ఈ ఇంటరాక్షన్స్ ట్రాఫిక్ అంతా ఒక మాడ్యూల్ లో అంతర్గతమయ్యేటట్లుగా వేరే విధంగా మాడ్యులరైజ్ చేయాలా అని మనం నిర్ణయించుకోవాలి ఈ అంతర్గత కొలాబరేషన్స్ అలాగే నీలం రంగులో గీసిన మాడ్యుల్స్ మధ్య ఉండే ఈ ఇంటర్ మాడ్యూల్ కొలాబరేషన్స్ ఈ రెండూ కనుక అసమానమైన సాంద్రతలో కనిపిస్తుంటే అంటే అంతర్గతంగా ఉండే ఇంట్రా మాడ్యూల్ కొలాబరేషన్స్ ఏమో బాగా ఎక్కువగా ఉండి మాడ్యుల్స్ మధ్య ఉండే ఇంటర్ మాడ్యుల్ కొలాబరేషన్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటే అప్పుడే మనం కచ్చితంగా మాడ్యులరైజ్ చేసినట్లు చెప్పగలం అలా కాకుండా అందుకు భిన్నంగా ఇలా ఇక్కడొక మాడ్యుల్ ఇక్కడొక మాడ్యుల్ ఆబ్జెక్ట్స్ ఇలా ఉంచబడి దీనిని ఇంటరాక్షన్ అని వాటి మధ్య ఉన్న కొలాబరేషన్స్ అని అనుకోవచ్చు ఈ పరిస్థితిలో దీన్ని చక్కటి మాడ్యులరైజేషన్ అనలేము బహుశా మనం ఈ రెండింటిని విడి విడిగా చూడకుండా ఒకే మాడ్యుల్ లో ఉంచవలసి ఉంది ఇలా కొలాబరేషన్ కు సంబంధించిన సమాచారం మనకు మాడ్యులరైజ్ ఎలా చెయ్యాలో తెలుసుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది LMS చాలా సాధారణమైన సిస్టం ఇందులో ప్రధానంగా మూడు మాడ్యుల్స్ ను చూస్తాం మొదటగా కనిపించేది కంపెనీ మాడ్యుల్ కంపెనీ లోని ఎంప్లాయిస్ పరంగా company 'has' employees అది ఎంప్లాయిస్ మాడ్యుల్ తో పరస్పర అనుసంధానం కలిగి ఉంటుంది అదే విధంగా ఎంప్లాయిస్ మాడ్యుల్ లీవ్ మాడ్యుల్ తో అనేక విధాలుగా సంబంధాలు కలిగి ఉంటుంది employee 'apply for' leave or 'avail of' leave' అని ఈ విధంగా మీరు ఈ LMS డిజైన్ ను పూర్తిచేసే ప్రక్రియలో ఈ మాడ్యుల్స్ మాత్రమే కాకుండా వేరే మాడ్యుల్స్ కూడా ఉన్నట్లుగా తెలుసుకుంటారు అవేమంటే అకౌంటింగ్ మాడ్యుల్ - ఖాతా లెక్కల నిర్వహణ కోసం లాగిన్ మాడ్యుల్ - సిస్టం లోకి లాగిన్ ధృవీకరణ సంబంధిత ప్రక్రియల కోసం బేకప్ మాడ్యుల్ - లాగిన్ రికార్డులకు ప్రత్యామ్నాయ భద్రత కోసం కాని ఇంతవరకు మీరు విశ్లేషించిన రెస్పొంసిబిలిటీస్ నుంచి గ్రహించిన కొలాబరేషన్ సమాచారం మొదటగా మీకు సిస్టం లో మాడ్యుల్స్ ను గుర్తించటానికి బాగా సహాయపడుతుంది ఈ దశలో నాణ్యతా పరంగా ఎలా చేస్తున్నామో తెలుసుకోవటానికి ఈ క్వాలిటీ మెట్రిక్స్ ను పరిశీలిద్దాం స్వభావికంగా కొహెషన్ వృద్ధి చెందుతున్నట్లుగా తెలుస్తుంది 'high' ఎంప్లాయిస్ అందరిని కలిపి ఒక మాడ్యూల్ లో ఉంచాం లీవ్ లన్ని కలిపి ఒక మాడ్యూల్ లో ఉంచాం వీటిని కొలాబరేషన్ పరంగా విశ్లేషించాం కాబట్టి ఇలా చేయగలిగాం ఇక్కడ కంపెనీ మాత్రం సరైన ఉదాహరణ కాదు అది ఒక్కటే క్లాస్ కాబట్టి సహజంగా దానికదే కొహెషన్ కలిగి ఉంటుంది కప్లింగ్ గురించి ఇంకా మనకు ఎక్కువ తెలియదు మన దగ్గర కొలాబరేషన్ కు సంబంధించిన సమాచారం ఉన్నప్పటికీ హయరార్కి పరంగా విశ్లేషణ చేయలేదు అందుకనే ఇది ఇంకా తక్కువగానే 'low' ఉంది అలాగే మిగిలిన సూచికలు కూడా తక్కువగా 'low' ఉన్నాయి మనం ఇంకా డిజైన్ లోని అన్ని అంశాలను పూర్తి చేయలేదు ఇక హయరార్కి విశ్లేషణతో మొదలుపెడదాం దీనిని ఇంతక్రితం మీరు వేరే సందర్భాలలో చూసి ఉండవచ్చు మొదటి స్థాయిలో ఉండవలసిన హయరార్కి ని గుర్తించటంలో కొలాబరేషన్ రెస్పొంసిబిలిటీస్ మనకు చాలా తోడ్పడ్డాయి కొలాబరేషన్ స్వరూపాన్ని చూసినట్లయితే ఈ నాలుగు క్లాసెస్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తుంది వీటన్నింటిని ఒకే మాడ్యుల్ లో ఉంచటం కూడా దీన్ని బలపరుస్తుంది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయమేమిటంటే ఈ ఎంప్లాయిస్ మాడ్యుల్ లో ఉన్న ఈ క్లాసెస్ అన్ని ఒకదానికొకటి స్వతంత్రంగా ఉండేవా లేదా ఏదో ఒక స్పెషలైజేషన్ లేక జెనేరలైజేషన్ ద్వార సంబంధాలు కలిగియున్నవా అని దానికోసం తిరిగి రెస్పొంసిబిలిటీస్ ను విశ్లేషిస్తే కొన్ని రెస్పొంసిబిలిటీస్ అయిన రూజువారి హాజరు నమోదుచేయటం 'record daily attendance' లీవ్ కోరటం 'request for leave' మంజూరైన లీవ్ ని కొట్టివేయటం 'cancel an approved leave లీవ్ ని వినియోగించుకోవటం 'avail leave if approved' ఇవన్నీ ఎంప్లాయ్ క్లాస్ లో అలాగే దాని స్పెషలైజేషన్స్ లేదా అవకాశమున్న స్పెషలైజేషన్స్ లో ఉండేవిగా లాగా మనకు కనపడతాయి ఒకసారి వాటి మధ్య ఉన్న సారూప్యతను గుర్తించగలిగితే వాటన్నింటిని ఒక హయరార్కి లో పెట్టగలం కాని కేవలం రేలషన్శిప్ ఇలా ఉండాలని ఇలా ఉండాలని గుర్తించటం అంటే ఎక్సెక్యుటివ్ ఎంప్లాయ్ అవుతాడా లేదా ఎంప్లాయ్ ఎక్సెక్యుటివ్ అవుతాడా ఇవన్నీ మనం చెప్పలేం కాని ఒకటి మాత్రం చెప్పగలం - వాటి మధ్య చాలా ఉమ్మడి విషయాలు ఉన్నట్లుగా పరీక్షిస్తే ఒకటి ఇంకొకదాని స్పెషలైజేషన్ అని ఇలా కనపడుతుంది హయరార్కి ని గుర్తించటంలో ఒక బాగమేమిటంటే రెస్పొంసిబిలిటీస్ ను గుర్తించటం వివిధ క్లాసెస్ మధ్య ఉన్న ఉమ్మడి అట్రిబ్యూట్స్ ను గుర్తించి ఆ క్లాసెస్ అన్నింటిని ఒకే మాడ్యుల్ లో పెట్టడం ఇవాన్నీ మీరు ఇప్పటికే చేసి ఉంటారు రెండో బాగంగా అట్రిబ్యూట్స్ ను పరిశీలిస్తే ఈ నాలుగు రకాలైన క్లాసెస్ అన్నింటికీ కూడా ID - అంటే ఎంప్లాయ్ కోడ్ 'employee code' పేరు 'name' జన్మదినం 'date of birth' వంటి అట్రిబ్యూట్స్ ఉన్నట్లుగా గుర్తించగలరు తరవాత స్పెషలైజేషన్ పరంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు వాటి మధ్య బేధాలను గమనించాలి ఈ ఉమ్మడి బాగాలైన రెస్పొంసిబిలిటీస్ అట్రిబ్యూట్స్ ను వదిలిపెట్టి వాటి మధ్య ఎక్కడ తేడాలున్నాయి ఎక్సెక్యుటివ్ కి సాధారణ ఎంప్లాయ్ కి ఎక్కడ తేడా ఉంది ఎక్సెక్యుటివ్ లీడ్ కి రిపోర్ట్ చేస్తాడా ఇది స్పష్టంగా చెప్పకపోయినా ఇతరత్రా మార్గాల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది ఎక్సెక్యుటివ్ కనుక లీడ్ కి రిపోర్ట్ చేస్తే అ ఎక్సెక్యుటివ్ కి లీడ్ రిపోర్ట్ చేస్తునట్లు చెప్పే'reports to lead' అట్రిబ్యూట్ తప్పకుండా ఉండాలి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమంటే తిరిగి డాక్యుమెంట్ లోకి వెళ్లి నామవాచకాలు నౌన్స్ nouns ఇతరత్రా వాటిని పరిశీలిస్తే ఈ సమాచారం మీకు స్పష్టంగా కనపడదు అందుకే రేలషన్శిప్స్ ద్వారానో అవకాశమున్న కొలాబరేషన్స్ ద్వారానో ఈ విషయాన్ని సంగ్రహించాలి ఎక్సెక్యుటివ్ కనుక లీడ్ కు రిపోర్ట్ చేస్తుంటే తప్పకుండా అ సమాచారం ఎక్సెక్యుటివ్ కి సంబంధించిన కొలాబరేషన్ ఆబ్జెక్ట్ గా ఉండితీరాలి అదేవిధంగా లీడ్ విషయానికొస్తే లీడ్ కి ఎంప్లాయ్ కి మధ్య చాలా ఉమ్మడి రెస్పొంసిబిలిటీస్ ఉన్నట్లుగా తెలుస్తుంది కాని లీవ్ మంజూరు చేయటం 'approve leave' లీవ్ ను తిరస్కరించటం 'regret leave' లీవ్ ను రద్దు చేయటం 'revoke leave' ఇలా లీడ్ కు చాలా అదనంగా ఉన్నాయి ఈ విధంగా ఈ నాలుగు క్లాసెస్ ను విశ్లేషించినప్పుడు ఎంప్లాయ్ క్లాస్ కు ఉన్నవన్నీ ఇతర క్లాసెస్ కు కూడా ఉన్నటువంటి ఒక రకమైన కనీస ఉమ్మడి సమూహంగా కనిపిస్తుంది కాబట్టి మొదటి స్పెషలైజేషన్గా ఆ ఎక్సెక్యుటివ్ ఒక ఎంప్లాయ్ అని లీడ్ ఒక ఎంప్లాయ్ అని మేనేజర్ ఒక ఎంప్లాయ్ అని మనమొక నిర్ణయానికొచ్చాం ఇక్కడితో ఆపకుండా స్పెషలైజేషన్ నాణ్యతని ఈ లెవెల్ లో ఇలా చేస్తూ పెంచగలమేమో చూడాలి ఇది ఒక్క లెవెల్ మాత్రమే ఇంకా అవకాశాలున్నాయి ఈ విశ్లేషణ ఇంకా ముందుకు కొనసాగిస్తే ఇంతకుముందు మనం ఎంప్లాయ్ ని ఒక కనీస ఉమ్మడి అంశంగా చూస్తూ ఎంప్లాయ్ కి మిగిలిన ఇతర మూడు క్లాసెస్ కు మధ్య ఉన్న ఉమ్మడి అంశాలను పరిశీలించాం ఇప్పుడు మన దగ్గర ప్రాధమిక రూపం అంటే ఎంప్లాయ్ ఎక్సెక్యుటివ్ లీడ్ మేనేజర్ తో కూడిన నిర్మాణం ఉందనుకుంటే - ఈ ప్రత్యెక క్లాసెస్ మధ్య సారూప్యతలు ఏమన్నా ఉన్నాయో చూడాలి మనం ఆ ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు లీడ్ కి మేనేజర్ కు మధ్య చాలా ఉమ్మడి అంశాలను గుర్తించగలం - ఆ ఇద్దరూ లీవ్ ని మంజూరు చేయటం 'approve leave' లీవ్ ని తిరస్కరించటం 'reject leave' లాంటివి చేయగలరు అదేవిధంగా ఎక్సెక్యుటివ్ కి లీడ్ కి మధ్య కూడా ఇటువంటి సారూప్యత కనపడుతుంది - ఇద్దరూ లీవ్ కోసం దరఖాస్తు చేయగలరు 'apply leave' అసలు ఈ ముగ్గురూ కూడా లీవ్ కు దరఖాస్తు 'apply for leave' చేసుకోగలరు ఇదే విశ్లేషణ రెస్పొంసిబిలిటీస్ కొలాబరేషన్స్ పరిధులను గుర్తించటానికి కూడా కొనసాగిస్తే ప్రతి ఎంప్లాయ్ వర్గాన్ని ఒక స్పెషలైజేషన్ గా చూడకుండా బహుళ అంచెల నిర్మాణంతో ఉన్న ఒక మెరుగైన మోడల్ ఉండాలని నిర్ధారణకు వస్తారు ఈ మోడల్ లో మేనేజర్ కూడా ఒక లీడ్ అని గుర్తించగలం - ఎందుకంటే లీడ్ చేయగలిగిన పనులన్నీ మేనేజర్ కూడా చేయగలడు అలాగే లీడ్ కూడా ఒక ఎక్సెక్యుటివ్ అన్నప్పుడు ఎక్సెక్యుటివ్ చేసే పనులన్నీ లీడ్ కూడా చేయగలడు చివరగా ఎక్సెక్యుటివ్ ఒక ఎంప్లాయ్ అన్న విధంగా తయారుచేసిన అసలు హయరార్కిని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇంతకు మునుపు ఎంప్లాయ్ ని ఎక్సెక్యుటివ్కి లీడ్ కి మేనేజర్ కి స్పెషలైజేషన్ గా చూసాం ఇప్పుడది బహుళ అంచెల హయరార్కిగా మారుతుంది ఇలా చేస్తునప్పుడు అసలు మొదట మన దగ్గర ఉన్న హయరార్కి విచ్చిన్నం కాకుండా చూసుకోవాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ హయరార్కి లీడ్ ఒక ఎంప్లాయ్ అని తెలుపుతుంది ఇదే విషయం ట్రాన్సిటివిటి ద్వార కూడా చూడగలం కాబట్టి దాన్ని ప్రత్యక్షంగా చూపించం ఎందుకంటే లీడ్ ఒక ఎక్సెక్యుటివ్ అని ఎక్సెక్యుటివ్ ఒక ఎంప్లాయ్ అని అన్నప్పుడు ట్రాన్సిటివిటి సూత్రం వర్తిస్తుంది అదేవిధంగా మేనేజర్ ఒక ఎంప్లాయ్ అని ట్రాన్సిటివిటి సంబంధాల ద్వార వ్యక్తమవుతుంది ఈ విధంగా స్పెసిఫికేషన్ లో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తూ మెరుగుపరుస్తున్నప్పుడు డొమైన్ పరంగా పొందుపరచిన డిజైన్ అంశాలను ఉల్లంఘించకుండా జాగ్రత్తపడాలి అలా జరిగితే డిజైన్ ను తిరిగి జాగ్రత్తగా సమీక్షించుకోవాలి - అలా ఎందుకు జరిగింది ఇదివరకు అనుకున్న ప్రతిపాదననలలో తప్పులేమన్నా ఉన్నాయా లేదా అసంపూర్ణ సమాచారంతో ప్రతిపాదించినవా వాటిని ఇప్పుడు సరిదిద్దుకొనే క్రమంలో డిజైన్ లో ఏమన్నా కొత్త తప్పులు దొర్లాయా - అనే విశ్లేషణ చేసుకోవాలి ఇది ఎంప్లాయ్ హయరార్కిని డిజైన్ చేయాటానికి స్థూలంగా వాడే విధానం క్లుప్తంగా వర్ణిస్తే ఈ విధంగా కనపడుతుంది ఇవే కాకుండా వాటికున్న ఇతర రిలేషన్స్ గురించి ముందు మాడ్యూల్స్ లో వాటిపై విస్తృతంగా చర్చించుకుందాం క్లుప్తంగా ఇంతవరకు మనం చేసింది LMS సిస్టం డిజైన్ చేయటానికి సాగించిన అన్వేషణలో మూడవ బాగం ఇందులో క్లాసెస్ అట్రిబ్యూట్స్ రెస్పొంసిబిలిటీస్ ఆధారంగా మొదటగా కొలాబరేటింగ్ క్లాసెస్ కొలాబరేటర్స్ ను గుర్తించటానికి ప్రయత్నించాం తరవాత ఆ కొలాబరేషన్ సమాచారాన్ని ఉపయోగించుకొని సిస్టం లోని ఒక ప్రాధమిక స్థాయిలో మాడ్యులరైజేషన్ చేసి చివరగా ఆ మాడ్యుల్స్ని వాటితోపాటు కొలాబరేషన్ రెస్పొంసిబిలిటి సమాచారాన్ని వాడుకొని ఒక ప్రాధమిక ఎంప్లాయ్ హయరార్కిని తయారుచేసుకోటానికి ప్రయత్నించాం ముందు మాడ్యుల్ లో ఆ హయరార్కిని ఇంకా లోతుగా పరిశీలించి మెరుగుపరుద్దాం